రెండవ వారం యొక్క మూడవ లెక్చర్ కు స్వాగతం ఈ ప్రత్యేక లెక్చర్లో మనము సాధారణంగా రోగ నిర్ధారణ మరియు అనేక ఇతర క్లినికల్ జన్యుపరమైన అనువర్తనాల కోసం ఉపయోగించే పద్ధతులను గురించి పరిశీలిస్తాము సాధారణంగా మనము DNA క్లోనింగ్ మరియు హైబ్రిడైజేషన్ కోసం ఉపయోగించే విధానాలను పరిశీలిస్తాము కాబట్టి దక్షిణ హైబ్రిడైజేషన్ క్లోనింగ్ సీక్వెన్సింగ్ పిసిఆర్ వంటి కొన్ని టెక్నిక్లను మనము కవర్ చేస్తాము ఇవి సాధారణంగా జన్యురూపాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే విధానాలు కాబట్టి మీరు జన్యురూపం గురించి మాట్లాడినప్పుడు మనము DNA లోని మార్పులను సూచిస్తున్నాము మరియు DNA లోని క్రమ వ్యత్యాసాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు DNA యొక్క ఒక నిర్దిష్ట విభాగాన్ని క్లోన్ చేయాలి లేదా కాపీ చేయాలి దాని క్రమాన్ని తయారు చేయాలి మరియు ఏ సీక్వెన్స్ మరియు అది వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో లేదా అది జన్యువును ప్రభావితం చేస్తుందో లేదో చూడాలి కాబట్టి DNA లోని వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలు ఉపయోగించే విధానాలు ఇవి కాబట్టి మనము ఈ సమస్యలలో కొన్నింటిని పరిశీలిస్తాము మరియు ముందుగా కొన్ని అంశాలను పరిశీలిద్దాం కాబట్టి మనము గత వారంలో చివరి లెక్చర్ లో మనము వంశపారంపర్య లక్షణాలను చూశాము దీనిలో మనము వివిధ తరాల వ్యక్తులలోని ఫెనోటైప్ ను చూశాము మరియు మనము చూసే ఫెనోటైప్ జన్యువులో లోపం కారణంగా ఉందా అని అర్థం చేసుకోవడాని కి ప్రయత్నించాము ఆటోసోమల్ డామినెంట్ ఫినోటైప్ రిసెసివ్ ఫినోటైప్ లేదా X లింక్డ్ Y లింక్డ్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి వ్యాధి ఎలా సంభవిస్తుందో అర్థం చేసుకోవడానికి వైవిధ్యం ఉన్న జన్యువు మరియు గుర్తింపును మనం గుర్తించాలి కాబట్టి ఇది చాలా డిమాండ్ ఉన్న పని కాబట్టి జన్యుపరమైన లోపాన్ని గుర్తించడానికి ప్రజలు ఉపయోగించే కొన్ని విధానాలను మనము ఇస్తాము మీరు జన్యు లోపం గురించి మాట్లాడినప్పుడు జన్యువులు మన క్రోమోజోమ్ల లో ఉండే DNA యొక్క చిన్న భాగం తప్ప మరొకటి కాదు ఇక్కడ చూపిన కార్టూన్ క్రోమోజోమ్ని సూచిస్తుంది మరియు మీరు బయటకు వచ్చే DNA యొక్క సుదీర్ఘ విస్తరణను కలిగి ఉంటారు మరియు వివిధ సెగ్మెంట్లో విభిన్న జన్యువు ఉండవచ్చు ఉదాహరణకు ఇక్కడ చూపబడింది బాణం జన్యువు యొక్క ధోరణిని సూచిస్తుంది మీరు మరింత జాగ్రత్తగా చూస్తే ఆ ప్రాంతంలో ఉన్నది ఏమిటంటే ఇది మూడు ఎక్సోన్లను కలిగి ఉన్న జన్యువు యొక్క విభాగం మరియు మూడు ఎక్సోన్లు పరిపక్వ RNA లో ఉన్న ప్రాంతాలు కాబట్టి RNA సైటోప్లాజమ్కు చేరుకుంటుంది కోడ్ని చదివి ఆ కోడ్ని ఎమినో ఆసిడ్ లుగా అనువదించే యంత్రాలు మీ వద్ద ఉన్నాయి కాబట్టి అదే ఇక్కడ చూపబడింది కొన్ని కోడ్లు చూపబడ్డాయి మరియు ఏ కోడ్లు ఉదాహరణకు ఫెనిలాలనైన్ అర్జినిన్ మరియు మొదలైనవి ఇప్పుడు వ్యాధి విషయంలో ఏమి జరుగుతుంది కాబట్టి DNA సీక్వెన్స్లో కొంత మార్పు ఇది జీన్ పనిచేసే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు లేదా ప్రోటీన్ పనిచేసే విధానాన్ని ప్రభావితం చేయవచ్చు లేదా ప్రోటీన్ తయారు చేయబడదు లేదా తయారు చేయబడదు కానీ వ్యక్తీకరించబడదు లేదా సరిగా పనిచేయదు మరియు మొదలైనవి కాబట్టి మనము ఇక్కడ చూపించినది ఒక పాయింట్ మ్యుటేషన్ మా మునుపటి క్లాస్ లో మనము చర్చించిన విషయం పాయింట్ మ్యుటేషన్ అంటే మీకు ప్రత్యేకమైన ఆధారం ఉంది ఉదాహరణకు ఇక్కడ G కి బదిలీ చేయబడింది ఫలితంగా ఏ ఎమినో ఆసిడ్ కోడ్ చేయబడాలి ఇప్పుడు అక్కడ కోడ్ చేయబడదు కానీ ప్రోటీన్ సంశ్లేషణ నిలిపివేయబడింది ఎందుకంటే ఇప్పుడు TAG స్టాప్ కోడన్ను సూచిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మీరు నిజంగా దీనిని ఎలా గుర్తిస్తారు కానీ మనము ఈ విషయంలోకి ప్రవేశించే ముందు కొన్ని పేర్లను చూద్దాం లేదా మ్యుటేషన్లకు ఎలా పేరు పెట్టాలి అని చూద్దాం ఇది ప్రామాణిక నామకరణాలలో ఒకటి ఉదాహరణకు మనము మీరు చూడగలిగే DNA క్రమం గురించి మాట్లాడుతుంటే ఒక నిర్దిష్ట ఉత్పరివర్తన allele ఇక్కడ ఈ ప్రత్యేక పేరుతో నియమించబడింది అది ఊహాజనిత మైనది కాబట్టి c అనేది కోడింగ్ సీక్వెన్స్ని సూచిస్తుంది ఎందుకంటే ఇది కోడింగ్ సీక్వెన్స్లో ఉంటుంది ఎందుకంటే ఇది ప్రోటీన్ కోసం కోడ్ చేస్తుంది మరియు 362 అనేది స్టార్ట్ కోడాన్ యొక్క మొదటి న్యూక్లియోటైడ్ నుండి వచ్చే సంఖ్య ATG ద్వారా కోడ్ చేయబడిన మెథియోనిన్ చెప్పండి కాబట్టి ఆ నిర్దిష్ట జన్యువులో A 1 ని సూచిస్తుంది మరియు A కి మారిన ఈ ప్రత్యేక జన్యువు 362 ని సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పేరు అనేది ప్రోటీన్కు సంబంధించినది ఎందుకంటే ఇది P అనే అక్షరం ద్వారా సూచించబడుతుంది ఇది ప్రోటీన్ని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ట్రిప్టోఫాన్ ఉంది అదే ఇక్కడ ఉంది ఇది ప్రోటీన్లో 121 అవశేషాలు స్టాప్ కోడాన్ అనే సంశ్లేషణను ముగించడానికి కోడాన్తో భర్తీ చేయబడుతుంది కాబట్టి DNA స్థాయిలో మరియు ప్రోటీన్ స్థాయిలో ఉత్పరివర్తన allele ఏమిటో మీరు ఎలా సూచిస్తారు ఇప్పుడు మనం ప్రశ్న అడుగుదాం కాబట్టి మనకు నిజంగా ఎలా తెలుసు కాబట్టి ఇది ఒక జన్యువు యొక్క మూడువందల అరవై సెకన్ల అవశేషాలు మరియు ఉదాహరణకు ఎమినో ఆసిడ్ నూట ఇరవై అని మీకు ఎలా తెలుసు సాధారణంగా ఈ సమాచారం జన్యు శ్రేణులను కలిగి ఉన్న DNA యొక్క వివిధ విభాగాలను క్రమం చేయడం ద్వారా వస్తుంది కాబట్టి మేము ఈ DNA శకలాలు నుండి ఈ సీక్వెన్స్లను పొందాము మరియు ఈ DNA శకలాలు మీరు పిలిచే ఒక రకమైన కేటలాగ్ లేదా లైబ్రరీ నుండి తీసుకోబడ్డాయి ఒకటి జెనోమిక్ DNA లైబ్రరీ అని పిలువబడుతుంది మరొకటి cDNA లైబ్రరీ కాబట్టి మనము త్వరలో చర్చిస్తున్న జన్యుసంబంధమైన DNA లైబ్రరీ కాబట్టి ఇది మీ క్రోమోజోమల్ DNA యొక్క దాదాపు అన్ని విభాగాలను సూచిస్తుంది మరియు మనము మీ లిప్యంతరీకరణ ప్రాంతాలను సూచించే cDNA లైబ్రరీ గురించి మాట్లాడుతాము మీరు వాటిని లైబ్రరీ అని ఎందుకు పిలుస్తారు నేను ఇక్కడ చూపించినది మా ఇనిస్టిట్యూట్లో ఉన్న లైబ్రరీ యొక్క ఛాయాచిత్రం ఇది కాన్పూర్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ప్రసిద్ధ కేల్కర్ లైబ్రరీ దీనిలో వేలాది వేల పుస్తకాలు రిఫరెన్స్ మెటీరియల్స్ జర్నల్స్ మరియు అనేక ఇతర సాహిత్యాలు ఉన్నాయి మా పరిశోధన మరియు బోధన కోసం మనం సాధారణంగా సంప్రదిస్తాము మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏదైనా గ్రంథాలయం లో మనము ప్రవేశిస్తే ఇక్కడ చూపబడినటువంటి పుస్తకాల రాక్లు కనిపిస్తాయి మరియు అవన్నీ అక్కడ పేర్చబడి ఉంటాయి ఇప్పుడు వేల మరియు వేల పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మీరు వెతుకుతున్న పుస్తకం ఎక్కడ ఉందో మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి నేను మానవ పరమాణు జన్యుశాస్త్రం గురించి చర్చించే పుస్తకం కోసం చూస్తున్నాను ఆపై నేను వెళ్లి దాని కోసం వెతుకుతున్నాను కాబట్టి నేను నిజంగా ఎలా వెతుకుతాను పాత సాంప్రదాయక పద్ధతుల్లో ఒకటి మీకు అలాంటి డ్రాయర్లు ఉన్నాయని అవి ఒక నిర్దిష్ట వర్ణమాలతో జతచేయబడిందని మీకు తెలుసు పుస్తకం హ్యూమన్ మాలిక్యులర్ జెనెటిక్స్ అనే టైటిల్తో ప్రారంభమైతే నేను ఒక ప్రత్యేక ర్యాక్కి వెళ్తాను అది H తో మొదలవుతుంది తీసివేసి ఆపై ఉన్న కార్డులను చూడండి మరియు ఒక ప్రత్యేక కార్డులో ఈ ప్రత్యేక పుస్తక పేరు ఉంటుంది ఈ ప్రత్యేక పుస్తకం ఏ రాక్లో ఏ అంతస్తులో ఉందో చూస్తాను కాబట్టి ఆ సమాచారంతో నేను అక్కడికి వెళ్లి తీసుకున్నాను లేకపోతే లైబ్రరీ ఏమీ కాదు కానీ అది చాలా పోలి ఉంటుంది మీరు వారు పుస్తకాన్ని విక్రయిస్తున్న పుస్తక దుకాణానికి వెళితే మీరు నచ్చిన పుస్తకాన్ని గుర్తించాలనుకుంటే ఎవరి సహాయం లేకుండా మీరు పొందడం చాలా కష్టం కాబట్టి అదే తేడా కాబట్టి లైబ్రరీలో మీరు వెళ్లి మీకు కావలసినది పొందవచ్చు అయినప్పటికీ ఇందులో వేలాది సాహిత్యం పుస్తకాలు మొదలైనవి ఉన్నాయి కాబట్టి జెనోమిక్ లైబ్రరీ లేదా సిడిఎన్ఎ లైబ్రరీలో మీరు చూసేది చాలావరకు పోలి ఉంటుంది అందుకే వాటిని లైబ్రరీ అని పిలుస్తారు మీరు వెతుకుతున్న ప్రతిదీ వారి వద్ద ఉంది కానీ మార్గం మరియు దీని ద్వారా మీరు వెళ్లి నిర్దిష్ట భాగాన్ని పొందగలిగే మార్గం కూడా ఉంది దానిని మనము చూద్దాం ఇది నేను వికీపీడియా నుండి కోట్ చేసిన నిర్వచనం ఎందుకంటే మీరు వెళ్లి వికీపీడియాను సూచించడం సులభం మీరు జెనోమిక్ లైబ్రరీ అని పిలవబడే ఆదేశాన్ని ఇస్తే అది ఒక జీనోమిక్ లైబ్రరీ అనేది ఒక జీవి నుండి మొత్తం జన్యుసంబంధమైన DNA యొక్క సమాహారం అని నిర్వచిస్తుంది అదేవిధంగా మీరు లైబ్రరీ కోసం అలాంటి ఆదేశాన్ని ఇస్తే అది అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల సేకరణను కూడా సూచిస్తుంది కాబట్టి ఇది ఒకటి ఇది సేకరణ మరియు రెండవది మీకు ఏది కావాలో మీకు తెలిసిన ఫ్రాగ్మెంట్ ను మీరు తిరిగి పొందగలుగుతారు అంటే మనం పొందగలిగే మార్గం ఇది మరోవైపు cDNA లైబ్రరీ అనేది క్లోన్ చేయబడిన cDNA కలయిక మీరు cDNA అని పిలుస్తారు ఎందుకంటే అవి కాంప్లిమెంటరీ DNA మరియు అవి కాంప్లిమెంటరీ DNA ఎందుకంటే ఇవి మెసెంజర్ RNA నుండి ఉత్పన్నమైన DNA మీరు ఒంటరిగా ఉన్న మెసెంజర్ RNA ని కాపీ చేస్తారు కాబట్టి అవి కాంప్లిమెంటరీ cDNA CDNA యొక్క శకలాలు మళ్లీ కొన్ని హోస్ట్ కణంలో చేర్చబడ్డాయి అదేవిధంగా ఉదాహరణకు DNA జెనోమిక్ లైబ్రరీ మరియు ఈ cDNA లైబ్రరీలో మీ కాంప్లిమెంటరీ ప్రాంతాలను సూచిస్తాయి ఉదాహరణకు మీరు cDNA లైబ్రరీని అభివృద్ధి చేసినట్లయితే ఇచ్చిన కణజాలంలో వ్యక్తీకరించబడిన మెసెంజర్ RNA లో ఎక్కువ భాగం ఉదాహరణకు మెదడు మరియు మొదలైనవి కాబట్టి జన్యుసంబంధమైన DNA లైబ్రరీ ఎలా తయారు చేయబడిందో చూద్దాం ఇది ఏమిటి క్రోమోజోమ్లో పై నుండి క్రిందికి నడుస్తున్న DNA మీ వద్ద ఉంది మరియు మీరు సాధారణంగా చేయాల్సిందల్లా మీరు వాటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి మరియు అంతే కాదు మీరు వాటిని క్రమబద్ధీకరించాలి మరియు తర్వాత వాటిని ఎందుకు నిల్వ చేయాలి మరియు మీరు ఎందుకు స్టోర్ చేస్తారు రెండు కారణాల వల్ల మీరు ఒకదానితో మరొకటి కలపకూడదు కాబట్టి గుర్తింపుపోతుంది ఉదాహరణకు నేను వివిధ పుస్తకాల యాదృచ్ఛికంగా వేర్వేరు పేజీలను తీసి వాటిని ఒక పుస్తకంగా బంధిస్తే మీరు దాని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు కాబట్టి మీరు వాటిని విడిగా కలిగి ఉండాలి కాబట్టి మీరు నిర్దిష్ట కంటైనర్లను కలిగి ఉన్న లైబ్రరీని తయారు చేసినప్పుడు మీరు ఒక నిర్దిష్ట రకం శకలాన్ని ఉంచగలిగే లక్ష్యాలలో ఇది ఒకటి ఇది బహుళ కాపీలు కావచ్చు కానీ ఈ క్రోమోజోమ్లోని ఈ ప్రత్యేక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించి ఆపై వాటిని ఇలా క్రమబద్ధీకరించండి మరియు ఇవి చిన్న DNA శకలాలు ఆపై మీరు వాటిని నిల్వ చేస్తారు మరియు మీకు కావలసినప్పుడు మీరు వాటిని పొందగలుగుతారు కాబట్టి మీరు దీన్ని వాస్తవికంగా ఎలా చేస్తారు కాబట్టి ఇది స్కీమాటిక్ కాబట్టి ప్రాథమికంగా మీరు DNA ను సంగ్రహిస్తారు కాబట్టి మా కణజాలం ఏదైనా చాలా సారూప్య DNA ని ఇస్తుంది ఎందుకంటే నా తెల్ల రక్త కణాలలో ఉన్న నా DNA తో పోలిస్తే నా చర్మంలో ఉండే DNA మధ్య పెద్ద తేడా లేదు కాబట్టి నేను అందుబాటులో ఉన్న ఏదైనా కణజాలాన్ని ఉపయోగించగలను సులభమయిన విషయం ఏమిటంటే ఉదాహరణకు నేను కొంత మొత్తంలో రక్తాన్ని దానం చేయవచ్చు WBC లను తెల్ల రక్త కణాలను వేరుచేసి ఆపై DNA ను వెలికి తీయవచ్చు మరియు నేను ఇక్కడ చూపిన విధంగా DNA ను కత్తిరించడానికి కత్తెరను ఉపయోగిస్తాను మరియు ఈ కత్తెర ఏమిటి వీటిని పరిమితి ఎంజైమ్లు అంటారు మనము దానిని పరిశీలిస్తాము ఇవి ఎంజైమ్లు ఇవి నిర్దిష్ట ప్రాంతంలో DNA ను కత్తిరించే ప్రోటీన్లు మరియు ఒకసారి మీరు ఈ రకమైన విభిన్న ముక్కలను తయారు చేసి వాటిని ఇక్కడ చూపిన వెక్టర్స్ అనే ప్రత్యేక హోస్ట్లో ఉంచగలుగుతారు ఆపై ఈ వెక్టర్లు హోస్ట్ జీవిలోకి ప్రవేశిస్తాయి ఉదాహరణకు ఇక్కడ ఇది మీ కంటైనర్ల వంటి బ్యాక్టీరియా కణాలు ఇప్పుడు ప్రతి ఒక్కటి వేర్వేరు కంటైనర్లో ఉంచవచ్చు మరియు మనము వాటిని నిల్వ చేయవచ్చు మీకు కావలసినప్పుడు మనము ఒకదాన్ని తీసివేసి మీ ఏవైనా డౌన్స్ట్రీమ్ అప్లికేషన్లకు అవసరమైనంత DNA ని తయారు చేయవచ్చు కాబట్టి DNA ను కత్తిరించే ఈ ప్రక్రియ పరిమితి ఎంజైమ్ల ద్వారా చేయబడుతుంది మరియు తరువాత ప్రతి భాగాన్ని ఉంచడం ద్వారా మీరు DNA ని తీసుకెళ్లడానికి ప్రత్యేకమైన హోస్ట్ని ఉపయోగిస్తారు వీటిని DNA వెక్టర్స్ అంటారు ఇవి మనము పరిశీలించబోతున్న DNA లైబ్రరీలోని రెండు ముఖ్యమైన భాగాలు కాబట్టి పరిమితి ఎంజైమ్లు అంటే ఏమిటి నేను చెప్పినట్లుగా ఇవి కత్తెర లాంటివి అవి కత్తిరించబడతాయి వాటి ప్రత్యేకత ఏమిటంటే వారు DNA ని ఒక నిర్దిష్ట క్రమంలో గుర్తించి కట్ చేస్తారు అంటే నా DNA లో అలాంటి పది సైట్లు ఉంటే నేను ఎంజైమ్ని జోడిస్తే అలాంటి పది సైట్లలో అది కట్ అవుతుంది ఉదాహరణకు నా దగ్గర DNA సీక్వెన్స్ ఉంది ఆ సీక్వెన్స్ ఏదీ లేదు అది నేను ఎంత ఎంజైమ్ని జోడించినా కట్ చేయని పరిమితి ఎంజైమ్ ద్వారా గుర్తించబడుతుంది కాబట్టి అవి క్రమానికి చాలా నిర్దిష్టంగా ఉంటాయి మరియు ఆ విశిష్టత నిజంగా లైబ్రరీలను రూపొందించడానికి మాకు సహాయపడుతుంది కాబట్టి ఇవి ప్రొటీన్లు నేను ప్రస్తావించినట్లు మరియు సాధారణంగా అవి బ్యాక్టీరియా కణాలలో వ్యక్తీకరించబడతాయి మరియు విదేశీ DNA వాటిలోకి రాకుండా బ్యాక్టీరియా రక్షించడానికి ఇవి ఒక విధమైన రక్షణ విధానాలు కాబట్టి అందుకే వారు ఈ ఎంజైమ్లను తయారు చేస్తారు మరియు మేము ఈ జన్యువులను గుర్తించాము మరియు మనము వాటిని మన స్వంత ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటున్నాము అంటే న్యూక్లియస్లలో పరిమితిని ఏర్పరుచుకోవాలి దానిని మనము అలాంటి అప్లికేషన్ల కోసం ఉపయోగిస్తాము కాబట్టి ఇది ఎలా పని చేస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని కార్టూన్ లను చూద్దాం కాబట్టి ఇక్కడ చూపబడినది DNA విభాగం మరియు మీరు ఒక నిర్దిష్ట క్రమాన్ని చూస్తారు ఇది ఎరుపు రంగు ఫాంట్లో చూపబడుతుంది ఉదాహరణకు GAATTC కాబట్టి ఇది ఎకోరై అనే పేరుతో ఎంజైమ్ పరిమితి ఎంజైమ్ ద్వారా గుర్తించబడిన ఒక క్రమం పేరు గురించి చింతించకండి కానీ ఇది ప్రత్యేకమైన పేరు మరియు ప్రత్యేకమైన పరిమితి సైట్తో ట్యాగ్ చేయబడింది కాబట్టి ఈ ఎంజైమ్ ఈ సైట్ను మాత్రమే తగ్గిస్తుంది ఇది మరెక్కడా కట్ చేయదు అది ఎలా చేస్తుంది ఇది G మరియు A ల మధ్య ఖచ్చితంగా DNA యొక్క వెన్నెముకను విచ్ఛిన్నం చేస్తుందని మీరు చూడవచ్చు అదేవిధంగా ఇతర స్ట్రాండ్లో కాబట్టి ఫలితంగా మేము ఇక్కడ చూసిన ఒక DNA స్ట్రాండ్ ఆ డబుల్ స్ట్రాండ్ రెండు ముక్కలుగా కట్ చేయబడింది కాబట్టి ఎంజైమ్లు ఎలా కట్ అవుతాయి కాబట్టి అలాంటి సీక్వెన్స్ GAATTC ఉన్న చోట మాత్రమే వారు కట్ చేస్తారు ఒక న్యూక్లియోటైడ్ ఒకేలా ఉండకపోయినా ఉదాహరణకు ఇది GATTTC ఎంజైమ్ కత్తిరించ బడదు ఇది క్రమానికి చాలా ప్రత్యేకమైనది కాబట్టి ఉదాహరణకు నాకు DNA సీక్వెన్స్ ఉంటే మరియు ఈ ఎంజైమ్ మూడు సైట్లను కలిగి ఉంది మరియు ఎంత ఉన్నా నేను అదే DNA సీక్వెన్స్ యొక్క బహుళ కాపీలను జోడిస్తే నేను ఈ ప్రత్యేక ఎంజైమ్ని తగినంత మొత్తంలో జోడిస్తే అది అన్నింటినీ కట్ చేస్తుంది శకలాలు కూడా సరిగ్గా అదే సైట్లో ఉన్నాయి కానీ నేను తక్కువ మొత్తంలో ఎంజైమ్తో ప్రతిచర్య చేస్తే అది ఎక్కడ పరిమితం చేయబడుతుంది కాబట్టి ఏమి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇది యాదృచ్ఛికంగా కత్తిరించబడవచ్చు ఎందుకంటే ఎంజైమ్ మొత్తం సరిపోదు కొన్ని సమయాల్లో ఏమి జరుగుతుందో ఆదర్శంగా అది అక్కడ మరియు ఇక్కడ ఆదర్శంగా కత్తిరించబడాలని మీరు కోరుకుంటారు కానీ మీరు కొంత తక్కువ మొత్తంలో ఎంజైమ్ని ఇస్తే అప్పుడు ఏమి జరుగుతుందంటే గతిశాస్త్రం కారణంగా అది ఇక్కడ ఈ శకలంలో లేదా ఇక్కడ ఈ శకంలో మరియు అందువలన కత్తిరించబడ వచ్చు మీరు ఎంజైమ్ మొత్తాన్ని తగ్గించినట్లయితే లేదా ప్రతిచర్య వ్యవధిని తగ్గించినట్లయితే మీరు తక్కువ వ్యవధికి మాత్రమే ఇస్తే అన్ని సైట్లు కత్తిరించబడవు కాబట్టి అలాంటి ప్రతిచర్యలు వాస్తవికంగా అతివ్యాప్తి చెందుతున్న శకలాలు అని పిలవబడే వాటిని పొందడానికి మనకు సహాయపడతాయి అవి ఏమిటి శకలాలు అతివ్యాప్తి చెందడం ద్వారా ఉద్దేశ్యం ఏమిటి ఇవి చాలా చాలా ముఖ్యమైనవి నేను మీకు వివరిస్తాను ఈ ప్రత్యేక సంఖ్యను చూద్దాం అది ఏమిటి ఇది ఒక వేలు సరియైనదా ఇది వేలు అని మీకు చాలా స్పష్టంగా ఉంది కానీ స్పష్టంగా లేనిది ఏమిటంటే చూపుడు వేలు మధ్య వేలు ఉంగరపు వేలు చిన్న వేలు బహుశా బొటనవేలు తప్ప అది సూచించే ఏదైనా వేలు గురించి మీరు ఆలోచించవచ్చు నేను ఇంకా ఒక వేలు జోడించినప్పటికీ ఈ రెండు వేళ్లు ఒకే చేతి నుంచి వచ్చాయా లేక వేరే చేతుల నుంచి వచ్చాయా అని మీకు చెప్పడం చాలా కష్టం కాబట్టి ఏది ఇండెక్స్ ఏది మిడిల్ లేదా ఇది చాలా చాలా కష్టం కాబట్టి ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ఇండిపెండెంట్ గా ఉంటుంది ఇది ఈ బొమ్మ నుండి కనిపిస్తుంది అయితే నేను మీకు అన్నీ చూపిస్తే ఇది చిన్న వేలు అని ఇది చూపుడు మధ్య ఉంగరపు వేలు అని మీరు చెప్పగలుగుతారు ఎందుకంటే మీకు ఒక కనెక్షన్ ఉంది అవి ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి ఇది నిజంగా వాటిని నిర్దిష్ట క్రమంలో ఉంచడానికి మీకు సహాయపడుతుంది మరియు అక్కడ అతివ్యాప్తి చెందుతున్న శకలాలు DNA కూడా రెండు విభిన్న శకలాలను కనెక్ట్ చేయడానికి మరియు సంబంధిత క్రమాన్ని చెప్పడానికి మాకు సహాయపడుతుంది అది ఎలా ఉందో చూద్దాం ఉదాహరణకు ఇక్కడ నేను ఎంజైమ్ 1 మరియు ఎంజైమ్ 2 లను తీసుకుంటున్నాను కానీ అదే DNA ఫ్రాగ్మెంట్ ఇక్కడ చూపిన విధంగా ఎంజైమ్ 1 కి మూడు సైట్లు లభించాయి మరియు ఇక్కడ చూపిన విధంగా ఎంజైమ్ 2 కి రెండు సైట్లు లభించాయి నేను రెండు వేర్వేరు జీర్ణక్రియల పనితీరు చూస్తే ఒకే DNA కొరకు దీని కోసం ఇది ఇక్కడ కత్తిరించబడిందని దీని కోసం ఇది మూడు వేర్వేరు సైట్లలో కత్తిరించ బడిందని మీరు కనుగొంటారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు రెండు విభిన్న డైజెస్ట్లకు ప్రాతినిధ్యం వహించే ఈ రెండు శకలాలను పరిశీలిస్తే అతివ్యాప్తులు ఉన్నాయి ఉదాహరణకు ఈ శకలం ఈ శకంతో అతివ్యాప్తి చెందుతుంది అయితే ఈ శకలం అదే భాగంతో అతివ్యాప్తి చెందుతుంది ఈ శకలం ఈ రెండు శకలాలను కనెక్ట్ చేయగలదు అదేవిధంగా ఈ శకలం దీన్ని మరియు ఇది మొదలైనవాటిని కనెక్ట్ చేయగలదు కాబట్టి ఈ DNA శకలాలు ఉపయోగించడం ద్వారా అవి స్వతంత్ర శకలాలు అయినప్పటికీ అతివ్యాప్తి చెందుతున్న విభాగాలను చూడటం ద్వారా నేను అలాంటి అతివ్యాప్తి చేయడానికి మార్గం ఉంటే బహుశా మొత్తం క్రోమోజోమ్ని తిరిగి చేర్చగలను మనుషుల కోసం లేదా మరే ఇతర జాతుల కోసం తయారు చేయబడిన అన్ని జన్యు గ్రంథాలయా లు అలాంటి శకలాలు సేకరిస్తాయి ఇది జన్యువులోని వివిధ భాగాలను సూచించే శకలాలు మాత్రమే కాదు అవి అతివ్యాప్తి చెందుతాయి అందుకే నేను ఒక భాగాన్ని మరొకదానితో కనెక్ట్ చేయగలుగుతున్నాను మరియు క్రోమోజోమ్లన్నింటినీ నేను పునర్నిర్మించగలను కాబట్టి మా జన్యువు యొక్క శకలాలు సృష్టించడానికి పరిమితి ఎంజైమ్లు మాకు సహాయపడతాయని మీకు ఎలా తెలుసు అయితే మీరు అతివ్యాప్తికి సంబంధించి కొంత సమాచారాన్ని నిలుపుకోగలుగుతారు కాబట్టి DNA లైబ్రరీలను రూపొందించడంలో ఇది చాలా ముఖ్యం కాబట్టి ఇలా చేయడం ద్వారా మనం ఏమి చేయాలి మనము DNA ను గురించి తెలుసుకున్నాము మరియు మనకు శకలాలు ఉన్నాయి మరియు వాటిని వివిధ కంటైనర్లలో ఉంచగలుగుతాము కాబట్టి ఈ కంటైనర్లు ఏమిటి ఇవి వెక్టర్స్ అని నేను మీకు చెప్పాను కాబట్టి వెక్టర్స్ అంటే ఏమిటి వివిధ రకాల వెక్టర్లు అందుబాటులో ఉన్నాయి ప్లాస్మిడ్లు అని పిలువబడే వెక్టర్ యొక్క అత్యంత సరళమైన రూపం గురించి చర్చించబడుతోంది ఈ ప్లాస్మిడ్లు అనేక సూక్ష్మజీవులలో సహజంగా ఉండే వృత్తాకార DNA కానీ మనం ఒక ప్రయోజనం కోసం ఉపయోగించే దానిని DNA క్లోనింగ్ అని పిలుస్తాము ఇవి మానవ నిర్మిత వెక్టర్లు మనము చాలా సవరించాము ఈ విషయానికి కొంతసమయం తరువాత వస్తాము అందువల్ల DNA ను క్లోనింగ్ చేయడానికి అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అంటే DNA ని వివిధ కంటైనర్లుగా క్రమబద్ధీకరించడం కాబట్టి మీరు ఎలా చేస్తారు ఇది ఏమిటి కాబట్టి మీరు DNA భాగాన్ని కలిగి ఉన్నారు మీరు వాటిని ఎంజైమ్తో డైజెస్ట్ చేసారు ఇది ఇక్కడ మరియు ఇక్కడ కత్తిరించబడుతుంది కాబట్టి నేను మూడు వేర్వేరు ముక్కలను చూపుతున్నాను మీరు ఏమి చేస్తారు ప్రతి భాగాన్ని మీరు వాటిని వేరు చేసి ఆపై వృత్తాకార DNA లో కత్తిరించడానికి లేదా కట్ చేయడానికి మీరు అదే ఎంజైమ్ లేదా ఎంజైమ్ల కలయికను ఉపయోగిస్తారు మరియు మీరు ఈ DNA భాగాన్ని ప్రతి ప్లాస్మిడ్లోకి అతికించగలుగుతారు కాబట్టి ఈ విధంగా మళ్లీ మీరు ఒక వృత్తాకార DNA ని సృష్టించారు కానీ ఇప్పుడు వాటిలో విదేశీ DNA లో కొంత భాగాన్ని కలిగి ఉన్నారు ఇది ఎలా సాధ్యపడుతుంది ఇది మీరు తాడును కత్తిరించి ఆపై జిగురును ఉపయోగించి చిన్న ముక్కతో చేరవచ్చు ఉదాహరణకు మేము ఇంట్లో ఉపయోగించే ప్రసిద్ధ గ్లూ అనేది ఫెవిక్విక్ చాలా మనోహరమైన ప్రకటన ఒక సెకనులో అది కలిసి ఉండగలదని మీరు తప్పక చూసారు కాబట్టి DNA లో చేరడానికి మేము చాలా సారూప్యమైన జిగురును ఉపయోగిస్తాము మరియు ఈ జిగురును లిగేస్ అని పిలుస్తారు మరియు ఈ గ్లూ మీ కణంలో ఉంది కాబట్టి మీ DNA లో నష్టం వాటిల్లినప్పుడు మరియు ఈ ఎంజైమ్ వ్యక్తీకరించబడుతుంది మరియు చేర్చబడచ్చు కాబట్టి మనము మీ DNA ని కాపాడుకోగలుగుతున్నాము మరియు మళ్లీ ప్రోటీన్ అయిన ఎంజైమ్లు అనేక E coli మరియు ఇతర వనరుల నుండి సేకరించబడతాయి మరియు మనము రెండు విభిన్న DNA లను అతుక్కోవడానికి ఈ ప్రోటీన్ను ఉపయోగిస్తాము ఉదాహరణకు మనము ఇంతకు ముందు చర్చించిన E coli అనే ఎంజైమ్ ద్వారా మీరు జీర్ణించుకున్న DNA భాగాన్ని కలిగి ఉన్నట్లయితే అది ఈ రకమైన స్టిక్కీగా పిలువబడేది మరియు ఇప్పుడు పరస్పరం పొగడ్తలను కలిగి ఉంటుంది ఇవి ఇప్పుడు హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తాయి అవి హైడ్రోజన్ బంధాలను ఏర్పరుచుకున్నప్పుడు ఈ లిగేస్ వచ్చి దానిని మూసివేసి మళ్లీ ఒకే DNA ఫ్రాగ్మెంట్గా చేయవచ్చు ఇది ఒకేలా ఉండే ఎంజైమ్తో జీర్ణమయ్యే రెండు విభిన్న DNA శకలాలను కలపడానికి ప్రజలు ఉపయోగించే విధానం ఇది అతివ్యాప్తి క్రమాన్ని కలిగి ఉంటుంది మీరు DNA ని పునర్నిర్మించగలరు మళ్ళీ ఈ లిగేస్ చాలా నిర్దిష్టంగా ఉంది ఒకవేళ కలిసే సీక్వెన్స్లు ఒకేలా ఉండకపోతే అది చేరదు ఓవర్హాంగ్లు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ కాకపోతే అది చేరదు అందువల్ల మీరు అతివ్యాప్తి చెందుతున్న ప్రాంతాలలో సీక్వెన్స్ వ్యత్యాసాన్ని కలిగి ఉన్న రెండు విభిన్న DNA శకలాలు చేరలేరు కాబట్టి ఈ విధంగా మీరు ప్లాస్మిడ్ అని పిలిచే ఈ వృత్తాకార వెక్టర్ లోపల విదేశీ DNA ని ఉంచగలుగుతున్నాము ఇది మళ్లీ ప్లాన్మిడ్ యొక్క స్కీమాటిక్ ఇది DNA క్లోనింగ్ కోసం ఉపయోగించబడుతుంది మరియు దానిలో ఏమి ఉంది ఉదాహరణకు దీనికి ORI అనే సీక్వెన్స్ ఉంది ఇది ప్రతిరూపణకు అవసరమైన ప్రాంతం కాబట్టి ఈ DNA E coli లో కి ప్రవేశించిన క్షణం అది కాపీలు చేయవలసి ఉంటుంది లేకపోతే E coli కణం విభజించినప్పుడల్లా ఈ DNA కణ విభజన సమయంలో పోతుంది కాబట్టి ఇది బహుళ కాపీలను తయారు చేయాలి కాబట్టి ఈ ORI ప్రతిరూపం యొక్క మూలం నిజంగా DNA కాపీలను తయారు చేయడంలో సహాయపడుతుంది అప్పుడు మీకు మార్కర్ ప్రాంతం అనే ప్రాంతం కూడా ఉంది ఉదాహరణకు ఇక్కడ ఇలా పిలువబడుతుంది ఇది AMPR అని వ్రాయబడింది ఇది యాంపిసిలిన్ నిరోధకతను సూచిస్తుంది అనగా ఈ DNA విభాగం యాంటీబయాటిక్ను తగ్గించగల ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది ఉదాహరణకు యాంపిసిలిన్ కాబట్టి ఈ ప్రోటీన్ ఈ యాంటీబయాటిక్ని క్రియారహితం చేస్తుంది కాబట్టి ప్లాస్మిడ్ని పొందితే E coli మనుగడ సాగించగలదు మరియు మీరు ఇక్కడ చూపిన విధంగా విభిన్న శకలాలు క్లోన్ చేయగల సుదీర్ఘమైన ప్రాంతాన్ని కలిగి ఉంటారు కాబట్టి మీరు విదేశీ DNA ను ఉంచగల ప్రాంతం అది కాబట్టి ఈ విధంగా మేము వెక్టర్ను ప్యాక్ చేయగలుగుతాము మరియు ఒకసారి మీరు ఇక్కడ చూపిన విధంగా ఈ వెక్టర్ సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనము వాటిని హోస్ట్ లోపల ఉంచవచ్చు ఇక్కడ హోస్ట్ ఇక్కడ చూపబడినది బ్యాక్టీరియా E కాబట్టి ప్రాథమికంగా మీరు DNA ను E coli లోకి రావాలని బలవంతం చేస్తారు మరియు సాధారణంగా E coli కణం అలాంటి DNA ని ఒక కణంలో మాత్రమే అంగీకరిస్తుంది ఉదాహరణకు మీరు A B C అని చెబితే A ప్లస్ వెక్టర్ ఇక్కడకు వచ్చింది B ఇక్కడకు వచ్చింది C ఇక్కడకు వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ చూసిన సంక్లిష్ట మిశ్రమం నుండి వారు వాటిని క్రమబద్ధీకరించగలిగే మార్గం ఇది ప్రతి ముక్క మనము వాటిని ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్మిడ్ లోపల ఉంచగలుగుతాము మరియు ప్రతి ప్లాస్మిడ్ మనం E coli లోపల ఉంచగలుగుతాము ఇప్పుడు మీరు ఈ ప్రత్యేక E coliని మాత్రమే సంస్కృతి చేస్తే మీరు ఈ ప్రత్యేకమైన DNA శకలం యొక్క మిలియన్ల కాపీలను తయారు చేయబోతున్నారు మరియు అందుకే దీనిని క్లోనింగ్ అని పిలుస్తారు ఎందుకంటే మేము ఒకే DNA సీక్వెన్స్ యొక్క బహుళ కాపీలను తయారు చేస్తున్నాము చాలా చాలా చౌకైన మార్గం ఎందుకంటే E coli నిజంగా DNA యొక్క కాపీలను తయారు చేయడానికి ప్రత్యేక కారకం అవసరం లేదు కాబట్టి మీరు వాటికీ అవసరమైన అన్ని ఆహారాన్ని ఇవ్వండి దానిని తయారు చేయడానికి వారి వద్ద యంత్రాలు ఉన్నాయి కాబట్టి మీ కణంలో ఉన్న ఒక సంక్లిష్టమైన DNA ను మనము పొందగలిగే మార్గం ఇది వాటిని సంగ్రహించి చిన్న ముక్కలుగా చేసి వెక్టర్ల లోపల ఉంచండి ఆపై వాటిని క్రమబద్ధీకరించండి ఆపై కణాలు కంటైనర్లలో ఉంచబడతాయి ఆపై మీరు తిరిగి వెళ్లి మీకు కావలసిన ప్రాంతాన్ని పొందవచ్చు అది మనం కొంత సమయం తరువాత చర్చిద్దాం ఇది జెనోమిక్ లైబ్రరీకి సంబంధించిన ప్రక్రియ మీ mRNA కి ప్రాతినిధ్యం వహిస్తున్న లైబ్రరీని తయారు చేయడానికి కూడా ఇదే విధానం ఉపయోగించబడుతుంది దీనిని మీరు cDNA లైబ్రరీ అని పిలుస్తారు ఇది ట్రాన్స్క్రైబ్డ్ చేయబడిన సీక్వెన్స్లను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏమిటంటే RNA అనేది ప్రారంభ పదార్థం జన్యువుల వ్యక్తీకరణలను అర్థం చేసుకోవడానికి మీకు ఆసక్తి ఉన్న కణజాలం మీరు కణజాలాన్ని తీసుకొని RNAను సంగ్రహిస్తారు ఆపై మెసెంజర్ RNAలకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి వాటిలో పాలీ ఏ టైల్ అని పిలువబడే వాటిని కలిగి ఉంటాయి అవి A బేస్ యొక్క పాలిమర్లు మరియు కాంప్లిమెంటరీ సీక్వెన్స్ అని పిలవబడే వాటిని చేయడానికి మనము ఈ క్రమాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి మీకు ప్రైమర్ ఉంటే కృత్రిమంగా తయారు చేయబడిన ఒలిగోన్యూక్లియోటైడ్లు ఈ పాలీ ఎ సీక్వెన్స్కి కాంప్లిమెంటరీగా ఉంటాయి ఆపై మీరు ఎంజైమ్ని జోడిస్తే జీవశాస్త్రం యొక్క సెంట్రల్ డాగ్మాలో మనము వివరించాము ఇది రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఇది RNA ని ఉపయోగిస్తుంది టెంప్లేట్ మరియు దాని నుండి ఒక DNA ని తయారు చేయడం వలన ఇక్కడ చూపినది అది mRNA యొక్క కాపీని తయారు చేయగలదు అది DNA చేయడానికి mRNA ని కాపీ చేస్తుంది కాబట్టి ఈ DNA సింగిల్ స్ట్రాండెడ్ మనం ప్రవేశించాల్సిన అవసరం లేని ప్రక్రియ ద్వారా డబుల్ స్ట్రాండ్గా మార్చబడుతుంది కానీ ప్రాథమికంగా మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ని ఉపయోగించి కాంప్లిమెంటరీ DNA cDNA మరియు అప్పుడు డబుల్ స్ట్రాండెడ్ DNA గా చేయండి కాబట్టి ఈ డబుల్ స్ట్రాండెడ్ DNA ఇప్పుడు వెక్టర్లలో క్లోన్ చేయడానికి ఉపయోగించ బడుతుంది మరియు దానిని మళ్లీ లైబ్రరీగా మార్చవచ్చు కాబట్టి మన ము c DNA లైబ్రరీలను ఎలా తయారు చేస్తాము కాబట్టి మీరు జీనోమ్ యొక్క వివిధ విభాగాలను సూచించే ఒక జన్యు లైబ్రరీని కలిగి ఉన్నారు అదేవిధంగా మీరు ఇచ్చిన కణజాలంలో వ్యక్తీకరించబడిన వివిధ ట్రాన్స్క్రిప్ట్లను సూచించే cDNA లైబ్రరీలను కలిగి ఉన్నారు మనం మెదడు కోసం ఒక లైబ్రరీని కాలేయం కోసం ఒక లైబ్రరీని కిడ్నీ కోసం ఒక లైబ్రరీని తయారు చేయవచ్చు వ్యక్తీకరించబడిన జన్యువులు ఏమిటో మీకు తెలియజేస్తుంది మరియు మీరు లైబ్రరీని తయారు చేసిన తర్వాత వాటిని క్రమీకరించడం తదుపరి పెద్ద పని మన మెదడులో తయారయ్యే ప్రోటీన్లు ఏమిటో మనకు ఎలా తెలుస్తుంది మేము చాలా క్లిష్టమైన చేయడం కష్టమైన ప్రోటీన్లను క్రమం చేయము మనము చేసేది ఏమిటంటే మనము RNA లను క్రమం చేస్తాము మరియు ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ అని పిలవబడే వాటిని అంచనా వేస్తాము మొదటి వారం లెక్చర్ లో మన ము చర్చించిన విషయం మరియు ఈ ఓపెన్ రీడింగ్ ఫ్రేమ్ తో మీరు తయారు చేయగల ప్రోటీన్ సీక్వెన్స్ ఏమిటో అంచనా వేయడానికి మనకు సహాయం చేస్తుంది ప్రోటీన్ పనితీరు ఏమిటో అంచనా వేయడానికి ప్రోటీన్ క్రమం తెలిసుండాలి మనకు తెలిసిన చాలా ప్రోటీన్ సీక్వెన్స్ ఈ విధంగా ఉద్భవించింది కాబట్టి మీరు వాస్తవికంగా క్రమం ఎలా చేస్తారు కాబట్టి ఇది DNA సీక్వెన్సింగ్కు త్వరిత పరిచయం ఇది ప్రతిరూపణ ప్రక్రియలో DNA కాపీలను తయారు చేయడానికి మన శరీరం ఉపయోగించే అదే భావనను కూడా ఉపయోగిస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నది వెక్టర్లో క్లోన్ చేయబడిన DNA విభాగం కాబట్టి ఇది మా ప్రారంభ మెటీరియల్ ఉదాహరణకు చెప్పండి మెదడులో వ్యక్తీకరించ బడిన జన్యువులు ఏమిటో తక్కువ అంచనా వేయడానికి నాకు ఆసక్తి ఉంది నేను మెదడు కణజాలం నుండి తీసుకోబడిన ఒక cDNA లైబ్రరీ నుండి ఒక క్లోన్ను బయటకు తీసి దాన్ని క్రమం చేయడానికి ప్రయత్నిస్తాను ఈ క్లోన్లో నాకు తెలిసినది ఏమిటంటే లైబ్రరీలో ఉన్న అన్ని DNA లకు వెక్టర్ బ్యాక్ బోన్ సాధారణం ఇక్కడ ఉన్న శకలాలు కొత్తవి కాబట్టి శకలాల క్రమం నాకు తెలియదు కానీ నేను ప్రారంభించే వెక్టర్ యొక్క క్రమం నాకు తెలుసు నేను చేసేది ఏమిటంటే నాకు వెక్టర్ ఉంటే మరియు నేను చేసేది ఏమిటంటే నేను ఒక చిన్న ఒలిగోన్యూక్లియోటైడ్ను తయారు చేస్తాను అంటే ఇవి సింథటిక్ DNA ఇవి నిర్దిష్ట DNA ప్రాంతానికి కాంప్లిమెంటరీ మరియు ఉదాహరణకు ఇక్కడ చూపిన విధంగా ఉదాహరణకు అప్పుడు నేను DNA ని ఖండిస్తాను అంటే నేను DNA ని ఉడకబెట్టాను తత్ఫలితంగా అన్ని హైడ్రోజన్ బంధాలు విరిగిపోయాయి కాబట్టి DNA ఒకే ఒంటరి రూపంలో ఉంటుంది మరియు మీరు ఈ ఒలిగోన్యూక్లియోటైడ్ల యొక్క అధిక సాంద్రతను ఇస్తారు అవి అక్కడ ఉన్న సింగిల్ స్ట్రాండెడ్ DNA కి కాంప్లిమెంటరీగా ఉన్న ప్రాంతానికి వెళ్లి బంధిస్తాయి మరియు అప్పుడు మీరు ఈ ట్యూబ్కు ఈ రీజెంట్లన్నింటినీ జోడించండి ఇవి ఏమిటి ఇవి స్థావరాలు ఇవి ప్రత్యేక స్థావరాలు ఉదాహరణకు ఇవి సాధారణ స్థావరాలు కావు ఇవి డైడియోక్సీ ఇక్కడ మీరు చూపిన విధంగా మీరు పిలిచేవి కాబట్టి మీరు ప్రైమర్ని జోడించండి మీరు నేను ఇప్పటికే వివరించిన DNA టెంప్లేట్ను జోడించండి మరియు వాస్తవానికి మీరు DNA పాలిమెర్స్ ని జోడించాలి ఇది DNA ను కాపీ చేసే ఎంజైమ్ మరియు తరువాత మేము కాపీ చేయడానికి అవసరమైన సాధారణ స్థావరాలను జోడిస్తాము DNA డియోక్సీ NTP లు మరియు మీరు కొన్ని ప్రత్యేక స్థావరాలను జోడిస్తారు దీనిని డిడియోక్సీ అంటారు ఈ స్థావరాలను డిడియోక్సీ అని పిలుస్తారు ఎందుకంటే ఆ బేస్ జోడించబడిన తర్వాత DNA ని మరింత పాలిమరైజ్ చేయలేము అనగా ఒక కొత్త DNA స్ట్రాండ్ యొక్క సంశ్లేషణ డైడియోక్సీ బేస్లో ఒకటి జోడించబడిన వెంటనే ఆగిపోతుంది కాబట్టి అందుకే మనము ఆపగలిగాము కానీ ట్రిక్ ఏమిటంటే మీరు డిడియోక్సీ మరియు డియోక్సీ మోతాదును కొంత నిష్పత్తిలో ఉంచుతారు అలాంటిది తరచుగా మీ సాధారణ బేస్ జోడించబడుతుంది అందువల్ల DNA తయారు చేయబడుతూనే ఉంది కానీ ఒక్కోసారి మీ డైడియోక్సీ బేస్ జోడించబడుతుంది కానీ అలా జరిగితే సంశ్లేషణ అక్కడే ఆగిపోతుంది కాబట్టి మీరు ఆ రకమైన ప్రతిచర్య చేసినప్పుడు మీరు చూడబోయేది ఇలాంటిదే DNA యొక్క అదే ప్రాంతానికి ప్రైమర్ కట్టుబడి ఉంటుంది కొంతమందికి ఇక్కడ రద్దు చేయడం అంటే DNA సంశ్లేషణ మొదటి స్థావరంలో ఆగిపోతుంది కొన్ని రెండవ స్థావరంలో ఆగిపోతాయి కొన్ని మూడవ నాల్గవ ఐదవ మరియు మొదలైన వాటిలో ఆగిపోతాయి కాబట్టి మీరు తయారు చేయబడుతున్న కొత్త DNA యొక్క విభిన్న పొడవులను కలిగి ఉండబోతున్నాయి మరియు మీరు చేసినది ఏమిటంటే ప్రతి డైడియోక్సీ స్థావరాలకు మీరు కొన్ని ప్రత్యేకమైన రసాయనాలను జత చేసారు ఇది మీరు కాంతి తరంగదైర్ఘ్యంతో ఉత్తేజపరిచినప్పుడు కొంత ఇస్తుంది ఫ్లోరోసెన్స్ కొంత కాంతిని విడుదల చేస్తుంది ఇది విభిన్న తరంగదైర్ఘ్యం కలిగివుండవచ్చు కాబట్టి కాంతిని చూడటం ద్వారా నేను దానిని బేస్ A లేదా బేస్ T లేదా బేస్ C లేదా బేస్ జి అని పిలవగలను కాబట్టి ఫ్లోరోసెన్స్ని చూడటం ద్వారా నేను వాటిని ఏ బేస్గా చూడగలను మరియు పిలువగలను కాబట్టి నేను చేసేది ఏమిటంటే నేను DNA ముక్కలను వాటి పరిమాణం ఆధారంగా వేరు చేస్తాను ఈ విషయానికి మనము కొంత సమయం తరువాత తిరిగి వస్తాము కాబట్టి వాటి పరిమాణాన్ని బట్టి నేను వాటిని వేరు చేసినప్పుడు పొట్టిగా ఉండేది ఇక్కడ ఉంటుంది చాలా పొడవుగా ఉండేది ఇక్కడ ఉంటుంది మరియు నేను అలా చేసినప్పుడు వారి వద్ద ఏ ఫ్లోరోసెన్స్ ఉంది ఏ రకమైనది అని నేను పిలవగలను నాలుగు వేర్వేరు ఫ్లోరోసెన్స్ నేను చర్చించిన నాలుగు స్థావరాలలో ప్రతి దానికి జతచేయబడినవి నేను ఫ్లోరోసెన్స్ అంటే ఏమిటో చూస్తాను మరియు వాటిని బేస్గా పిలుస్తాను ఇక్కడ చూపినట్లుగా ఉంటుంది ఇక్కడ చూపించబడినది ఫ్లోరోసెన్స్ తీవ్రత ఎంత కాబట్టి మీరు చూడండి మీరు ఆకుపచ్చ ఫ్లోరోసెన్స్ పొందుతారు అంటే నేను దానిని A అని పిలుస్తాను అది ఎరుపుగా ఉంటే నేను దానిని T అని పిలుస్తాను మరియు తరువాత నాకు AAAA యొక్క సాగతీత ఉంది ఆపై నాకు ఆకుపచ్చ నీలం రంగు C మళ్లీ నాకు లభిస్తుంది ఎరుపు ఇది T మరియు మొదలైనవి కాబట్టి నేను బయటకు వచ్చే ఫ్లోరోసెన్స్ని పిలవడం ద్వారా ఆ క్రమాన్ని చదవగలుగుతున్నాను కాబట్టి ఇదే మార్గం నేను DNA ని క్రమం చేయగలుగుతున్నాను కాబట్టి ఈ రోజుల్లో ప్రజలు ఉపయోగించే బలమైన విధానాలలో ఇది ఒకటి దీనిని ఆటోమేటెడ్ DNA సీక్వెన్సింగ్ అంటారు కాబట్టి ఈ విధంగా నేను cDNA యొక్క ఒక భాగాన్ని క్రమం చేయగలుగుతున్నాను మరియు న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ ఏమిటో నేను పొందగలుగుతున్నాను మరియు క్రమం ఆధారంగా ప్రోటీన్ ఏమిటో నేను చెప్పగలను కాబట్టి ఇవి ఈ విధంగా ఉద్భవించాయి కాబట్టి ఇచ్చిన జన్యువులో ఎలాంటి ప్రోటీన్ కోడ్ చేయగలదో మనం అంచనా వేయగలుగుతాము మనము సీక్వెన్స్ని పరిశీలిస్తాము మరియు తరువాత ప్రోటీన్ సీక్వెన్స్ను అంచనా వేస్తాము ఇది జన్యువు కోడ్ చేయగల ప్రోటీన్ను మీకు తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే DNA క్రమం లో మార్పు ఒక వ్యాధికి ఎలా కారణమవుతుందో అర్థం చేసుకోవడం ఎందుకంటే మన కోర్సు మానవ పరమాణు జన్యుశాస్త్రం గురించి వ్యవహరిస్తుంది ఇది నేను తరువాతి క్లాస్ లో చర్చించబోతున్నాను ఈ క్లాస్ లో లైబ్రరీలను రూపొందించడానికి మరియు వాటిని క్రమం చేయడానికి ప్రజలు ఉపయోగించే ప్రాథమిక విధానాలను మన ము చర్చించాము కాబట్టి తదుపరి విషయాలను మనము తదుపరి క్లాస్ లో చూద్దాము